ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 12 కు తిరిగి స్వాగతం మనము వస్తువుల మధ్య సంబంధాలను చర్చిస్తున్నాము మరియు మునుపటి భాగంలో వస్తువుల మధ్య అనుసంధాన సంబంధం గురించి చర్చించాము మరియు సందేశ ప్రవాహం కోసం లింక్ల గురించి మాట్లాడాము వస్తువులు కలిగి ఉండే వివిధ నియమాలు నియంత్రిక సర్వర్ మరియు ప్రాక్సీ గురించి మనము చర్చించాము సమకాలీకరణ సీక్వెన్షియల్ కంట్రోల్ గార్డ్ కంట్రోల్ మరియు ఏకకాలిక నియంత్రణ కోసం దృశ్యమానత మరియు మూడు రకాల పరస్పర మినహాయింపు నియంత్రణ గురించి మనము చర్చించాము తరువాత మనం అగ్రిగేషన్ సంబంధం గురించి మాట్లాడుతాము కాబట్టి అగ్రిగేషన్ ప్రాథమికంగా మొత్తం భాగం సోపానక్రమం సూచిస్తుంది ఒక రకమైన మొత్తం భాగం సోపానక్రమం ఇది మొత్తం లేదా మొత్తం నుండి కంటెంట్ వస్తువులు అయిన దాని భాగాలకు నావిగేట్ చేయగల సామర్థ్యాన్ని ఇస్తుంది కాబట్టి అగ్రిగేషన్ అనేది ఒక సంబంధం ఇక్కడ ఏదో ఒక వస్తువు ఇతర వస్తువుల సమాహారం లేదా ఒక వస్తువు ఇతర వస్తువుల యొక్క ఒక భాగం మరియు మొదలైనవి అగ్రిగేషన్ లేదా రిలేషన్ అగ్రిగేషన్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది భౌతిక నియంత్రణను సూచిస్తుంది లేదా ఉండకపోవచ్చు అగ్రిగేషన్ ప్రాథమికంగా 2 రకాలుగా ఉంటుందని ఏమి చెబుతుంది ఒకటి భౌతిక నియంత్రణ అవసరం నేను ఒక విమానం వస్తువు గురించి మాట్లాడుతున్నాను దాని ఇంజిన్ వస్తువు గురించి నేను సహజంగా మాట్లాడతాను విమానం ఇంజిన్ యొక్క భౌతిక నియంత్రణను కలిగి ఉంటుంది కారులో చక్రాల వస్తువు ఉంది పుస్తకంలో అధ్యాయాలు ఉన్నాయి అధ్యాయాలకు విభాగాలు ఉన్నాయి విభాగాలకు పేరాలు ఉన్నాయి పేరాగ్రాఫ్లు వాక్యాలు ఉన్నాయి వాక్యాలు ఉన్నాయి పదాలు అలా కాబట్టి ఇవన్నీ భౌతిక నియంత్రణ మరియు మరొకటి ఈ మాడ్యూల్ యొక్క చివరి ఉపన్యాసంలో నేను మాట్లాడిన రకమైన సంభావిత సంకలనం కావచ్చు ఇక్కడ భౌతిక నియంత్రణ ఉండదు కాని సంభావిత కంటైనేషన్ ఉంది సంభావిత సంకలనం ఉంది వాటాదారులు మరియు వాటా మధ్య రెండూ వస్తువులు అవి సంబంధించినవి కాని వాటా వాటాదారుడిలో భాగం కాదు మరియు దీనికి విరుద్ధంగా ఉంటుంది లైబ్రరీకి వినియోగదారులు ఉన్నారు కాని వినియోగదారులు లైబ్రరీలో భాగం కాదు అవి లైబ్రరీ యొక్క భాగాలు కావు కానీ మీరు లైబ్రరీ మరియు పుస్తకాల గురించి మాట్లాడేటప్పుడు భౌతిక నియంత్రణ ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ అగ్రిగేషన్ అని పిలుస్తారు మరియు భౌతిక నియంత్రణ అనేది ఒక బలమైన భావం కాబట్టి భౌతిక అంగీకారానికి ప్రత్యామ్నాయ పేరు బలమైన అగ్రిగేషన్ మరియు సంభావితదాన్ని సాధారణంగా బలహీన అగ్రిగేషన్ అని పిలుస్తారు సంబంధం గురించి మనము చాలాసార్లు మాట్లాడామని మీరు గ్రహించవచ్చు కాబట్టి బలమైన అగ్రిగేషన్ తప్పనిసరిగా ఒక సంబంధాన్ని కలిగి ఉంటుంది మరియు మనలో చాలా మంది బలహీనమైన అగ్రిగేషన్ను సూచిస్తారు కాబట్టి ఇప్పుడు మనకు అగ్రిగేషన్ మరియు లింకులు ఉన్నాయి కాబట్టి మీరు మోడల్గా ఉండవలసిన మార్గం ఏమిటని మీరు అడిగితే మీరు బలమైన లేదా బలహీనమైన పరంగా మోడల్ చేయాలా కంటైనేషన్ మంచిదా భౌతిక నియంత్రణ మంచిదా కేవలం అసోసియేషన్లేనా మంచి మరియు మొదలైనవి వాటి ఉపయోగం కోసం వేర్వేరు పరిస్థితులు ఉన్నందున సమాధానం రెండూ ఉన్నాయి ఇది కొన్ని సందర్భాల్లో అగ్రిగేషన్ మంచిది ఎందుకంటే ఇది తనలోని వస్తువులను భౌతికంగా కలిగి ఉన్న భాగాలుగా ఉంచుతుంది కాబట్టి అక్కడ ఎన్కప్సులేషన్ సూత్రాల ద్వారా అవి మనమందరం విమానాలను చూశాము కాని మనము వాటి ఇంజిన్ను చూడలేదు కాని కొన్ని ఇతర సందర్భాల్లో లింక్లు మెరుగ్గా ఉండవచ్చు ఎందుకంటే లింక్లు భౌతికంగా ఎన్క్యాప్సులేట్ కలిగి ఉండవు కాబట్టి వారు వస్తువుల మధ్య మరింత సరళమైన వదులుగా కలపడం అందించారు కాబట్టి ఇది పనిచేయడానికి అగ్రిగేషన్ యొక్క ప్రాథమిక భావన కాబట్టి మనము కొన్ని సాధారణ ఉదాహరణలను పరిశీలిస్తాము ఇక్కడ ఒకటి ఉష్ణోగ్రత నియంత్రిక యొక్క ఉదాహరణ ఇది ఖచ్చితంగా మూడు వస్తువులను కలిగి ఉంటుంది మొదటిది పారిశ్రామిక ప్రక్రియ కోసం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత ప్రొఫైల్ను నిర్వహించాలని నిర్ణయించే నియంత్రిక ఉష్ణోగ్రత ప్రొఫైల్ నిర్వహించాల్సిన ఉష్ణోగ్రత ప్రొఫైల్ ఒక ఉష్ణోగ్రత రాంప్ అని మనం చెప్పేది అది ఉష్ణోగ్రత ఎలా పెరగాలి ఎలా తగ్గాలి మరియు మొదలైనవి మరియు ఖచ్చితంగా ఈ మొత్తం ప్రక్రియను సక్రియం చేయడానికి మనకు హీటర్ ఉంది ఇది అధికంగా మారవచ్చు తక్కువగా ఉంటుంది కాబట్టి మనము వీటిని పరిశీలిస్తే ఇక్కడ మీరు ఉష్ణోగ్రత నియంత్రిక ర్యాంప్కు సందేశం పంపే లింక్ను చూస్తాము ఇది మీరు షెడ్యూల్ చేయాల్సిన ప్రొఫైల్ అని ఇది ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభించాల్సిన సమయం ఇది చాలా ఎక్కువ ఉష్ణోగ్రత నియంత్రిక నుండి ఉష్ణోగ్రత రాంప్కు అభ్యర్థన పరంగా సమాచారాన్ని పంపవచ్చు మీరు హీటర్ను చూస్తే హీటర్ తప్పనిసరిగా ఉష్ణోగ్రత నియంత్రికలో ఒక భాగం ఇది ఉష్ణోగ్రత నియంత్రిక యొక్క ఒక భాగం కాబట్టి ఉష్ణోగ్రత నియంత్రిక వ్యవస్థలో ఉన్న ఈ హీటర్ పరంగా అగ్రిగేషన్ ఉంది కాబట్టి ఇది మనము తీసుకున్నది నిజమైన వ్యవస్థలో విభిన్న సంబంధాలు ఏమిటో వివరించడానికి మనము చాలా సరళమైన ఉదాహరణలను తీసుకుంటున్నాము మా సెలవు నిర్వహణ వ్యవస్థను తిరిగి చూద్దాం కాబట్టి ఇది సింపుల్ సెలవు నిర్వహణ వ్యవస్థ యొక్క పాక్షిక నమూనా కాబట్టి మీకు ఇప్పటికే చాలా వస్తువుల గురించి తెలుసు ఖచ్చితంగా నాకు సెలవు నిర్వహణ వ్యవస్థ ఉంటుంది కాబట్టి నాకు సెలవు వస్తువు ఉంటుంది సెలవు అనేది ఉద్యోగుల కోసం కాబట్టి మాకు ఉద్యోగుల వస్తువు ఉంది మరియు మీరు అధ్యయనం చేసినట్లుగా అనారోగ్య సెలవు మరియు ప్రసూతి సెలవు వంటి ఆకుల సంఖ్య ఉన్నాయి మరియు మాకు ప్రత్యేక డాక్యుమెంటేషన్ అవసరమయ్యే పరిస్థితిని వర్ణిస్తున్నాను మాకు డాక్టర్ నుండి ధృవపత్రాలు అవసరం మాకు వైద్య నివేదికలు అవసరం మరియు ఆ సెలవు ఆమోదించబడటానికి లేదా ఆ సెలవును వ్యవస్థలో ఉంచడానికి కాబట్టి LMS వ్యవస్థ యొక్క ఆ భాగాన్ని కొన్ని వస్తువులను కలిగి ఉన్న దానిలో కొంత భాగాన్ని మాత్రమే పరిశీలిస్తే అక్కడ ఒక ఉద్యోగి వస్తువు ఖచ్చితంగా ఉంటుందని మనము ఆశిస్తున్నాము ఇప్పుడు ఖచ్చితంగా ఈ కేసులో ఉద్యోగి అతను లేదా ఆమె సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా లేదా ఉద్యోగి ఒక లీడ్ లేదా మేనేజర్ కాదా అని నిర్ణయిస్తారు అప్పుడు అతను లేదా ఆమె కొంత సెలవు ఆమోదించాలా వద్దా అని నిర్ణయిస్తారు దీని అర్థం సారాంశంలో ఈ ఉద్యోగి వస్తువు వ్యవస్థలోని డ్రైవర్ అని అర్థం కాబట్టి ఇది నియంత్రిక వస్తువు అని మనము వెంటనే చెబుతాము ఇప్పుడు ఇది ఈ లింక్తో పాటు సందేశాలను పంపుతుంది ఇది ఈ లింక్తో పాటు సందేశాలను పంపుతుంది అందువల్ల ఉద్యోగికి లింక్ను వదిలి వెళ్ళే సందేశం సెలవు సందేశాన్ని వర్తింపజేయవచ్చు అక్కడ ఎగ్జిక్యూటివ్ లేదా లీడ్ సెలవు కోసం దరఖాస్తు చేసుకుంటుంది ఉద్యోగి నుండి వైద్యుడికి ఈ లింక్ అభ్యర్థన సర్టిఫికేట్ లింక్ కావచ్చు నేను ఉద్యోగి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోలేదు కాబట్టి డాక్టర్ వద్దకు వెళ్లి సర్టిఫికేట్ కోసం అభ్యర్థించండి మీరు సర్టిఫికేట్ చూస్తే ఉద్యోగి యొక్క స్థితి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఉద్యోగి యొక్క ఆరోగ్య స్థితి ఆధారంగా డాక్టర్ ఈ లింక్లో సర్టిఫికెట్ను జారీ చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ సర్టిఫికేట్ ఆబ్జెక్ట్ చూస్తే సర్టిఫికేట్ ఆబ్జెక్ట్ ఒక నిర్దిష్ట రకమైన సర్టిఫికేట్ జారీ చేయవలసి ఉంటుందని డాక్టర్ నుండి ఒక అభ్యర్థనను స్వీకరిస్తుంది కాబట్టి ఇది ముద్రించబడాలి లేదా ఎలక్ట్రానిక్ సంతకం చేయాలి కనుక ఇది ఆ అభ్యర్థనను అందిస్తుంది కాబట్టి ఇది సర్వర్ ఆబ్జెక్ట్ అని చెప్పాము ఇది డాక్టర్ నుండి ఇష్యూ సందేశాన్ని అందుకుంటుంది మరియు దానిని అందిస్తుంది కాబట్టి డాక్టర్ వస్తువు ఏమిటి డాక్టర్ ఆబ్జెక్ట్ ఒక వైపు ఉంది ఇది రిక్వెస్ట్ సర్టిఫికేట్ను అందుకుంటుంది ఈ లింక్లో వచ్చే ఉద్యోగి నుండి మనము ఇక్కడ చూసినది మరియు మరొక వైపు అది ఇతర లింక్లోని సర్టిఫికేట్ ఆబ్జెక్ట్కు ఇష్యూ కోసం ఒక అభ్యర్థనను పంపుతుంది కనుక ఇది రెండింటిలో ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో డాక్టర్ ఆబ్జెక్ట్ ప్రాక్సీ వస్తువు అని మనము గుర్తించాము ఇప్పుడు మనము ఆకును పరిశీలిస్తే ఖచ్చితంగా ఒక ఉద్యోగి సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు అది వ్యవస్థలో ఉన్న సెలవు వస్తువు మాత్రమే కాదు ఖచ్చితంగా ఉద్యోగుల నుండి అనేక ఇతర అభ్యర్థనలు ఉంటాయి కాబట్టి వ్యవస్థలో ఉన్న ఆకుల సేకరణ గురించి మనం ఉహించవచ్చు మరియు ఇది సెలవు రికార్డు అని మనము చెప్తాము కాబట్టి సెలవు రికార్డులో అన్ని ఆకులు ఉండవు బదులుగా ఇది తగిన పాయింటర్లు లేదా వేర్వేరు సెలవు వస్తువులకు సూచనలతో కూడిన జాబితా అవుతుంది వాటాదారుడు తన వాటా గురించి మాట్లాడే విధంగా నేను నా బ్యాంక్ ఖాతా గురించి ఇదే విధంగా మాట్లాడతాను పద్ధతిలో కాబట్టి మీరు ఆకుల బలహీనమైన అగ్రిగేషన్గా సెలవు రికార్డులను చెప్పవచ్చు మరియు ఈ రేఖాచిత్రం ప్రకారం మీరు చూడవచ్చు మనము ఈ అగ్రిగేషన్ను ఒక నిర్దిష్ట రకం డ్రాయింగ్తో చూపిస్తున్నాము ఇక్కడ మొత్తం చివరలో వజ్రం ఖాళీగా ఉంటుంది మరియు ఈ శూన్యత బలహీనమైన అగ్రిగేషన్ను సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు మనము సెలవును పరిశీలిస్తే ఈ సందర్భంలో సెలవు మనకు డాక్యుమెంటేషన్ ఉండాలి వైద్యుల సర్టిఫికేట్ యొక్క డాక్యుమెంటేషన్ వివిధ వైద్య నివేదికల డాక్యుమెంటేషన్ ఎక్స్ రే రిపోర్ట్ కావచ్చు ECG నివేదిక మరియు మొదలైనవి కాబట్టి సెలవులో డాక్యుమెంటేషన్ బలహీనంగా ఉంది ఇప్పుడు సెలవులో డాక్యుమెంటేషన్ ఉండదు అది దానిలో ఒక భాగం కాదు కాని సెలవు డాక్యుమెంటేషన్కు సూచనలు చేస్తుంది కాబట్టి ఇది ఇక్కడ వర్ణించబడిన బలహీనమైన అగ్రిగేషన్ యొక్క మరొక పరిస్థితి ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఆబ్జెక్ట్ ను చూద్దాం డాక్యుమెంటేషన్ సర్టిఫికేట్ యొక్క కట్ట మరియు విభిన్న నివేదికలు కాబట్టి డాక్యుమెంటేషన్ ఒక కాంపోనెంట్ ఆబ్జెక్ట్గా సర్టిఫికెట్ను కలిగి ఉంది ఎందుకంటే మీ డాక్యుమెంటేషన్ ఫైల్ మీరు భౌతిక పరిస్థితుల దృష్ట్యా ఆలోచిస్తే అది డాక్యుమెంటేషన్ ఫైల్ ఇది వైద్యుల సర్టిఫికేట్ చూపించే పత్రాలు మెడికల్ రిపోర్ట్ చూపించే పేపర్లు మరియు మొదలైనవి కాబట్టి ఆ నివేదికలు మరియు అన్నీ ఇక్కడ చూపించడం లేదు సర్టిఫికేట్ బలమైన అగ్రిగేషన్ లేదా డాక్యుమెంటేషన్ యొక్క ఒక భాగం అవుతుందని నేను చూపించాను కాబట్టి మీరు ఇక్కడ వజ్రాన్ని చూస్తే ఈ వజ్రం నిండినది ఈ వజ్రాల మాదిరిగా కాకుండా ఇక్కడ బలహీనమైన అగ్రిగేషన్ను వర్ణిస్తుంది ఇది బలమైన అగ్రిగేషన్ను వర్ణించే నిండిన వజ్రం కాబట్టి ఇది వస్తువుల మధ్య సంబంధం యొక్క భావనలను చూపించడానికి మా సెలవు నిర్వహణ వ్యవస్థను తిరిగి సూచిస్తుంది ఈ మాడ్యూల్లో మనం ఇప్పుడే అర్థం చేసుకున్నాము సెలవు నిర్వహణ వ్యవస్థ పరంగా పుష్కలంగా ఉన్నట్లు కనుగొనవచ్చు మనము సిస్టమ్ యొక్క ఒక భాగాన్ని పరిశీలించాము మొత్తం స్పెసిఫికేషన్ను పరిశీలించడానికి మరియు సెలవు నిర్వహణ వ్యవస్థపై మనము పెట్టిన ట్యుటోరియల్ వినడానికి మరియు సెలవు నిర్వహణలో మరింత ఎక్కువ ఆబ్జెక్ట్ సంబంధాలను గుర్తించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను కాబట్టి ఈ మాడ్యూల్లో సంగ్రహంగా చర్చించాము ఈ మాడ్యూల్లో ఆబ్జెక్ట్ రిలేషన్ గురించి చర్చించాము వస్తువులు తమ మధ్య ఎలా సంబంధం కలిగి ఉంటాయి సందేశాల ద్వారా అవి ఒకదానితో ఒకటి ఎలా సహకరిస్తాయి మరియు అటువంటి కమ్యూనికేషన్ ఆబ్జెక్ట్ మధ్య అలాంటి కమ్యూనికేషన్ లింకులు ఉన్నాయని మనము గుర్తించాము వస్తువుల మధ్య ఛానెల్లను లింక్లు అంటారు మరియు ఆబ్జెక్ట్ సేవలను అందించగలదు లేదా సేవలను ప్రారంభించగలదు లేదా ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు నావిగేట్ చేయగలదు